ఈ ఉపన్యాసం లో మేము STM32 మరియు Arduino బోర్డులను ఉపయోగించి మీకు చూపించబోయే ప్రయోగాలు మరియు ప్రదర్శనలకు అవసరమైన వివిధ అవుట్ పుట్ పరికరాలు సెన్సార్ లు మరియు యాక్యుయేటర్లపై సంక్షిప్త చర్చ తో ప్రారంభిస్తాము ఈ ఉపన్యాసం లో మనం 2 వేర్వేరు అవుట్ పుట్ పరికరాల గురించి వాటి లక్షణాల గురించి మాట్లాడుతాము ఒకటి మీలో చాలా మందికి తెలిసిన 7 సెగ్మెంట్ ఎల్ఇడి డిస్ప్లే యూనిట్ మరియు రెండవది లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే డిస్ప్లే యూనిట్ 7 సెగ్మెంట్ LED డిస్ప్లే యూనిట్ తో ప్రారంభిద్దాం 7 సెగ్మెంట్ డిస్ప్లే యూనిట్ అంటే ఏమిటి మీలో చాలామందికి ఈ రకమైన పరికరం గురించి ఇప్పటికే తెలిసి ఉండవచ్చు ఇది 8 లైట్ ఏమిట్టింగ్ డయోడ్లను కలిగి ఉన్న ప్రదర్శన పరికరం ఇవి ఒక నిర్దిష్ట పద్ధతిలో అమర్చబడి ఉంటాయి వీటిలో 7 ఎల్ఈడీలు ఉన్నాయి వీటిని 8 లాంటి నమూనా రూపంలో అమర్చారు మరియు డాట్ పాయింట్ ఉంది ఈ వ్యక్తిగత విభాగాలను సముచితంగా సక్రియం చేయడం ద్వారా సంఖ్యా అక్షరాలను 0 నుండి 9 వరకు ప్రదర్శించడానికి ఈ రకమైన ప్రదర్శనలు చాలా ఉపయోగపడతాయి ఇవి అన్ని కాంతి ఉద్గార డయోడ్లు Light Emission Diode లేదా LED లు ఇవి బార్ ఆకారంలో ఉంటాయి వాటిని ఎంచుకోవడం ద్వారా గ్లోఇంగ్ లేదా నాట్ గ్లోఇంగ్ ద్వారా మీరు ఏదైనా ఏకపక్ష సంఖ్యా అక్షరాన్ని ప్రదర్శించవచ్చు మీరు ఏదైనా ఆర్బిటరీ సంఖ్యా అక్షరాన్ని ప్రదర్శించవచ్చు సంఖ్యా అక్షరం 0 నుండి 9 మాత్రమే కాదు మీరు A B C D E F అనే హెక్సాడెసిమల్ అక్షరాలను కూడా ప్రదర్శించవచ్చు ఉదాహరణకు మీరు A ని ఇలా ప్రదర్శించవచ్చు మీరు ఈ విధంగా లోయర్ కేసు b ని ఇలా ప్రదర్శించవచ్చు C ఇలా ప్రదర్శించవచ్చు d ను ఇలాంటి లోయర్ కేసులో మళ్ళీ ప్రదర్శించవచ్చు E ని ఇలా ప్రదర్శించవచ్చు మరియు F ని ఇలా ప్రదర్శించవచ్చు కాబట్టి 0 నుండి 9 వరకు మీరు హెక్సాడెసిమల్ అక్షరాలను కూడా ప్రదర్శించవచ్చు అందువల్ల 7 సెగ్మెంట్ యూనిట్లు హెక్సాడెసిమల్ డిస్ప్లే పరికరంగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ విధంగా కనిపిస్తుంది A B C D E F G గా లెక్కించబడిన 7 విభాగాలు ఉన్నాయి మరియు డాట్ పాయింట్ ఉంది ఒక సాధారణ ప్రదర్శన యూనిట్ ఇలా కనిపిస్తుంది 10 పిన్స్ ఉన్నాయి ఈ వైపు 5 5 మరొక వైపు మరియు ఈ 10 పిన్స్ అన్ని వ్యక్తిగత విభాగాలకు కనెక్షన్లను కలిగి ఉంటాయి మరియు ఒక కామన్ టెర్మినల్ కూడా ఉంది ఇది రెండు వైపులా అందుబాటులో ఉంది ఇప్పుడు LED లు లోపల ఎలా అనుసంధానించబడి ఉన్నాయో బట్టి ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే యూనిట్ లు కామన్ యానోడ్ లేదా కామన్ కాథోడ్ గా 2 రకాలుగా ఉంటాయి కామన్ యానోడ్ అంటే యానోడ్ టెర్మినల్స్ అన్నీ కలిసి కనెక్ట్ అయ్యాయి మరియు ఇది మీ కామన్ పాయింట్ ఇది వేరే మార్గం అయితే మీకు ఈ విధమైన LED లు ఉన్నాయని మరియు కాథోడ్ టెర్మినల్స్ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటే మరియు ఇది కామన్ టెర్మినల్ అయితే మీరు దీనిని కామన్ కాథోడ్ రకమైన ప్రదర్శన అని పిలుస్తారు కాబట్టి అవి అంతర్గతంగా ఎలా కనెక్ట్ అయ్యాయో బట్టి మీరు 2 రకాల డిస్ప్లే యూనిట్ లు కామన్ యానోడ్ లేదా కామన్ కాథోడ్ కలిగి ఉండవచ్చు ఇప్పుడు గమనించవలసిన విషయం ఏమిటంటే మీరు అసలు 7 సెగ్మెంట్ డిస్ప్లే యూనిట్ ను ప్రదర్శిస్తున్నప్పుడు 5 నుండి 10 మిల్లియంపేర్ కరెంట్ ఎల్ఈడీ ద్వారా పూర్తి తీవ్రతతో వెలుగుతూ ఉండాలి ఇది మీరు పంపిణి చేయవలసిన కరెంటు కనీస మొత్తం మరియు సాధారణంగా మేము కొన్ని కరెంటు లిమిటింగ్ రెసిస్టన్స్ ఉపయోగిస్తాము ఇది ఇండివిడ్యుఅల్ LED ద్వారా కరెంటు ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది గమనించవలసిన మరో విషయం ఏమిటంటేఒక LED ప్రకాశిస్తున్నప్పుడు అది ఫార్వర్డ్ బియాసిడ్ ఉంటుంది దాని అంతటా వోల్టేజ్ సాధారణంగా 1 2 వోల్ట్ కొన్ని LED కోసం ఇది మరింత ఎక్కువగా ఉంటుంది మేము ఇండివిడ్యుఅల్ LED ని చూస్తే మేము చెప్పదలచుకున్నది ఏమిటంటే మీరు కరెంటు లిమిటింగ్ రెసిస్టన్స్ దానికి సిరీస్లో కనెక్ట్ చేయాలి మరియు ఒక వైపు నేను 5 వోల్ట్లను కనెక్ట్ చేస్తాను మరొక వైపు నేను గ్రౌండ్ కనెక్ట్ చేస్తాను మరియు 5mA దాని గుండా పంపిణి అవుతుంది అప్పుడు ఈ రెసిస్టన్స్ యొక్క విలువను 5V 1 2V 5mA గా చాలా సులభంగా లెక్కించవచ్చు కొన్నిసార్లు మీకు 7 సెగ్మెంట్ డిస్ప్లే యూనిట్ ఉన్నప్పుడు లోపల 8 LED లు ఉంటాయి ఈ ఒక్కొక్క టెర్మినల్కు ఒక ప్రతిఘటనను కనెక్ట్ చేయడమే గొప్పదనం తద్వారా ప్రతి విభాగాల ద్వారా ప్రస్తుత 5mA వద్ద స్థిరంగా ఉంటుంది కాని ఇంటర్ఫేసింగ్ కోసం సరళంగా చేయడానికి మీరు 8 ప్రతిఘటనలను ఉపయోగించకుండా బదులుగా మీరు చేయగలిగేది ఏమిటంటే మీరు ఒక చిన్న ప్రతిఘటనను ఉపయోగించుకోండి మరియు సాధారణ యానోడ్ కోసం మాకు తెలియజేయండి మీరు దానిని 5V కి కనెక్ట్ చేయవచ్చు మరియు మీరు ఏ విభాగాన్ని మెరుస్తున్నారో మీరు దానిని భూమికి కనెక్ట్ చేయవచ్చు అప్పుడు ఈ రెసిస్టన్స్ ప్రవహించే మొత్తం ప్రవాహాన్ని నిర్ణయిస్తుంది వరస్ట్ కేసులో మొత్తం 8 విభాగాలు మెరుస్తున్నప్పుడు ఈ కరెంట్ ఈ 8 విభాగాలలో విభజించబడుతుంది కాబట్టి మొత్తంగా మీరు ఈ రెసిస్టన్స్ ద్వారా 40mA కరెంట్ ప్రవహించటానికి అనుమతించాలి తదనుగుణంగా మీరు రెసిస్టన్స్ విలువను ఎన్నుకోవాలి మీకు ఇలాంటి డిస్ప్లే యూనిట్ ఉన్నప్పుడు నాకు సాధారణ యానోడ్ డిస్ప్లే ఉందని అనుకుందాం కామన్ టెర్మినల్ 5V కి కనెక్ట్ చేయబడింది ఒక విభాగాన్ని వెలుగుతూ సంబంధిత సెగ్మెంట్ పిన్ ను భూమికి అనుసంధానించాలి నేను 0 అక్షరాన్ని ప్రదర్శించాలనుకుంటే చెప్పండి కాబట్టి 0 అంటే ఏమిటి 0 ఇలా కనిపిస్తుంది జి మినహా మిగతా అన్ని విభాగాలు వెలుగుతూ ఉంటాయి కాబట్టి G మాత్రమే Vcc కి అనుసంధానించబడుతుంది మరియు అన్ని ఇతర విభాగాలు భూమికి అనుసంధానించబడతాయి అదేవిధంగా మీరు 5 ను ప్రదర్శించాలనుకున్నప్పుడు 5 అక్షరం ఇలా ఉంటుంది కాబట్టి B మరియు E విభాగాలు వెలుగుతూ ఉండవు కాబట్టి B మరియు E మీరు Vcc కి కనెక్ట్ చేస్తారు మరియు మిగిలిన వాటిని భూమికి కనెక్ట్ చేస్తారు అదేవిధంగా F B C మరియు D అక్షరాలు ప్రకాశించవు కాబట్టి BCD మీరు ఇలా Vcc కి కనెక్ట్ చేస్తున్నారు ఇది కామన్ కాథోడ్ అయితే కన్వెన్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి మీరు 7 సెగ్మెంట్ LED డిస్ప్లే యూనిట్ ను మైక్రోకంట్రోలర్కు ఇంటర్ఫేస్ చేయవచ్చు ఇంటర్ఫేసింగ్ యొక్క ప్రాథమిక మార్గాన్ని నేను మీకు చెప్పాను ఇప్పుడు మనం లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే యూనిట్ కు వద్దాం ఇది ఈ రోజు బాగా ప్రాచుర్యం పొందింది అనేక ప్రదర్శన పరికరాల్లో మేము LCD డిస్ప్లే యూనిట్ లను చూస్తాము మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్ స్క్రీన్లు టచ్ స్క్రీన్లు ప్రతిచోటా అనేక నియంత్రణ ఉపకరణాల నుండి ప్రారంభమయ్యే అనేక అనువర్తనాల్లో ఎల్సిడి డిస్ప్లే యూనిట్ లను డిస్ప్లే స్క్రీన్గా ఉపయోగిస్తారు కొన్ని పాత రకమైన LCD స్క్రీన్లు రంగును ప్రదర్శించలేవు వాటిని మోనోక్రోమ్ స్క్రీన్లు అని పిలుస్తారు అవి నలుపు మరియు తెలుపు రంగులలో మాత్రమే ప్రదర్శించబడతాయి ఈ ఎల్సిడి స్క్రీన్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే అవి ఎల్ఇడిలతో పోలిస్తే చాలా తక్కువ శక్తిని వినియోగిస్తాయి ప్రతి ఎల్ఈడీని గ్లో చేయమని నేను మీకు చెప్పాను మీకు 5 mA కరెంట్ క్రమం అవసరం కాని LCD లో ప్రస్తుతం మైక్రోఅంపేర్ల క్రమం అవసరం మరియు ఎల్సిడి యూనిట్ల తయారీ విధానం లో అవి ఫారమ్ ఫ్యాక్టర్ పరంగా చూసినపుడు చాలా సన్నగా ఉంటాయి LCD లు ఎలా నిర్మించబడుతున్నాయో నేను వివరాలలోకి వెళ్ళడం లేదు తెలియజేయడానికి LCD దాని లోపల అనేక పొరలను కలిగి ఉందని మీకు చెప్పడం అవన్నీ శాండ్విచ్ లాగా కనిపిస్తాయి సెంట్రల్ లో ఒక లేయర్ ఇది ఇక్కడ మధ్యలో చూపబడింది ఇది లిక్విడ్ క్రిస్టల్ లేయర్ ద్రవ క్రిస్టల్ అని పిలువబడే ఒక ప్రత్యేక పదార్థం ఉంది వర్తించే వోల్టేజ్ మీద ఆధారపడి ఇది కాంతిని దాటడానికి అనుమతిస్తుంది లేదా అది కాంతిని అడ్డుకుంటుంది ఇది సాధారణంగా ధ్రువణమవుతుంది మరియు రెండు వైపులా కొన్ని అద్దాలు ఉన్నాయి ఇది ఒక గాజు పొర ఒక గాజు పొర ఉంది ద్రవ క్రిస్టల్ వాటి మధ్య శాండ్విచ్ చేయబడుతుంది మరియు ఇది LCD యొక్క 7 సెగ్మెంట్ డిస్ప్లే యూనిట్ అని అనుకుందాం అక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది ఇది ఇక్కడ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఆకారంలో ఉంటుంది ఈ ఇండివిడ్యుఅల్ ఎలక్ట్రోడ్లు కరెంట్ వర్తించవచ్చు మరియు సక్రియం చేయవచ్చు అనువర్తిత ప్రవాహాన్ని బట్టి దాని ద్వారా ప్రవహించే కాంతి యొక్క కొంత ధ్రువణత ఉంటుంది మరియు ధ్రువణాన్ని బట్టి కొంత కాంతి నిరోధించబడుతుంది మరియు కొంత కాంతి వెళుతుంది వెనుక వైపు ఒక అద్దం ఉంది ఇది కాంతిని ప్రతిబింబిస్తుంది కాబట్టి అది కనిపిస్తుంది మంచి తీవ్రత కోసం తరచుగా ఎల్ఈడీ బ్యాక్ప్లేన్ ఉంటుంది ఇక్కడ వెనుక వైపు ఒక రకమైన ప్రకాశం ఉంటుంది తద్వారా డిస్ప్లే వెహికల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ నేను చాలా క్లుప్తంగా ప్రస్తావించాను ఇది అనేక పొరలను కలిగి ఉంటుంది నేను చూపించిన విధంగా వాటి మధ్య సాండ్విచ్ చేయబడిన లిక్విడ్ క్రిస్టల్ ద్రావణంతో 2 పోలరైజ్డ్ ప్యానెల్లు ఉన్నాయి మరియు కాంతి ఎల్సిడి కోసం పొరల ద్వారా కాంతి ప్రవహించినప్పుడు అవి ఏదో ఒక విధంగా ధ్రువణమవుతాయి ఇవి రంగులను సూచిస్తాయి ఇది చాలా అధునాతనమైన ఇంజనీరింగ్ తద్వారా కాంతి ప్రత్యేక రంగు లక్షణాలతో బయటకు వస్తుంది కొన్ని విద్యుత్ ప్రవాహం ఎలక్ట్రోడ్లలో ఒకదాని గుండా వెళితే ఈ విద్యుత్ ప్రవాహం ద్రవ క్రిస్టల్ అణువులను ప్రభావితం చేస్తుంది వారు వారి ఓరియెంటేషన్ మారుస్తారు మరియు ఓరియెంటేషన్ లో వచ్చిన మార్పును బట్టి ధ్రువణ కాంతి వాటి ద్వారా ప్రవహిస్తుంది లేదా ప్రవహించదు దీనివల్ల కాంతి కోణంలో మార్పు వస్తుంది కాబట్టి మీరు ఒక నిర్దిష్ట విభాగం గుండా వెళుతున్న కాంతి పుంజాన్ని నిరోధించవచ్చు లేదా మీరు దానిని దాటడానికి అనుమతించవచ్చు ఈ విధంగా ఒక విభాగం ప్రకాశించేది లేదా ప్రకాశించేది కాదు కాబట్టి మీరు ద్రవ క్రిస్టల్ ద్వారా నేరుగా విద్యుత్తును దాటడం లేదు పరోక్షంగా ఇది జరుగుతోంది మరియు చివరలో ప్రతిబింబించే అద్దం ఉందని నేను చెప్పినట్లు ఎలక్ట్రోడ్ విమానం మరియు మొత్తం అమరిక మూసివున్న కేసింగ్ లోపల ఉంచబడుతుంది మీరు ఎల్సిడి డిస్ప్లే యూనిట్ను చూసినప్పుడు మీరు చక్కగా ప్యాక్ చేసిన కేసులో ప్రతిదీ చాలా సన్నగా చూస్తారు ఈ పొరలన్నీ ఇంజనీరింగ్ చేయబడతాయి మరియు ఆ స్లీక్ ఫ్రేమ్ లోపల ఉంచబడతాయి మన ప్రదర్శనలో భాగంగా మేము చూపించే ఒక నిర్దిష్ట LCD పరికరాన్ని పరిశీలిద్దాం ఇది చాలా అనుకూలమైన అవుట్పుట్ పరికరం ఇది ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలను ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది ఆల్ఫాన్యూమరిక్ అంటే సంఖ్యలు మాత్రమే కాదు abcdefgh అక్షరాలు కూడా పార్ట్ నంబర్ JHD162A మరియు ఇది దాని చిత్రం మీరు ఒక వైపు కొన్ని కనెక్టర్ పిన్స్ ఉన్నాయని చూడవచ్చు మొత్తం 16 పిన్స్ అందించబడ్డాయి మరియు ఈ డిస్ప్లే యూనిట్ 2 లైన్ల అక్షరాలను 16 అక్షరాలను ప్రదర్శిస్తుంది ఇది 16 x 2 డిస్ప్లే యూనిట్ మరియు 2 వేర్వేరు మోడ్లు ఉన్నాయి మీరు 4 బిట్ మోడ్ కలిగి ఉండవచ్చు లేదా మీరు 8 బిట్ మోడ్ కలిగి ఉండవచ్చు 4 బిట్ మోడ్లో మీరు మైక్రోకంట్రోలర్తో 4 డేటా లైన్లను మాత్రమే కనెక్ట్ చేస్తారు మరియు 8 బిట్ మోడ్లో మీరు మొత్తం 8 డేటా లైన్లను మైక్రోకంట్రోలర్కు కనెక్ట్ చేస్తారు ఇక్కడ 16 పిన్స్ లో వాటిలో 8 డేటా లైన్లు కాబట్టి మీరు వాటిలో మొత్తం 8 ను మైక్రోకంట్రోలర్కు కనెక్ట్ చేస్తే డేటాను పంపడం సులభం ఎందుకంటే అన్ని అక్షరాలు సాధారణంగా ASCII వంటి కొన్ని అక్షర కోడ్లో ఎన్కోడ్ చేయబడతాయి అవి 7 బిట్ లేదా 8 బిట్ ఫ్లిప్ వైపు మీరు 8 వైర్లను కనెక్ట్ చేయాలి కాబట్టి వైర్ల సంఖ్య మరింత అవుతుంది అందుకే ఈ పరికరం 4 బిట్ మోడ్ యొక్క ప్రత్యామ్నాయాన్ని కూడా అందిస్తుంది ఇక్కడ మీరు 4 బిట్స్ డేటా లైన్లను మాత్రమే మైక్రోకంట్రోలర్కు కనెక్ట్ చేస్తారు మరియు మైక్రోకంట్రోలర్ 2 చక్రాలలో 8 బిట్స్ డేటాను పంపుతుంది మొదట 4 బిట్స్ మరియు తరువాత 4 బిట్స్ మీరు 4 బిట్ మోడ్కు మద్దతిచ్చే డ్రైవర్ను ఉపయోగిస్తుంటే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు కేవలం 4 లైన్లకు మాత్రమే కనెక్ట్ అవుతారు మరియు మిగిలిన వాటిని డ్రైవర్స్ చూసుకుంటాయి పిన్ వివరణ చూద్దాం 16 పిన్స్ ఉన్నాయి కుడి వైపున పిన్స్ మరియు వాటి సంక్షిప్త వివరణలు ప్రస్తావించబడ్డాయి మొదటి 2 గ్రౌండ్ మరియు విద్యుత్ సరఫరా సాధారణంగా గ్రౌండ్ 0 V కి అనుసంధానించబడి ఉంటుంది మరియు విద్యుత్ సరఫరా 5V విద్యుత్ సరఫరాతో అనుసంధానించబడి ఉంటుంది మూడవ ఇన్పుట్ VEE మీరు కాంట్రాస్ట్ సర్దుబాటు కోసం ఉపయోగించవచ్చు వోల్టేజ్ను వర్తింపజేయడం ద్వారా మీరు డిస్ప్లే యొక్క కాంట్రాస్ట్ స్థాయిని సర్దుబాటు చేయవచ్చు మీరు కనెక్ట్ చేసే విధానం ఇలా ఉంటుంది మీరు పొటెన్షియోమీటర్ అని పిలువబడే వేరియబుల్ రెసిస్టెన్స్ ను ఉపయోగిస్తారు ఒక వైపు మీరు 5 విని కనెక్ట్ చేయవచ్చు మరొక వైపు మీరు గ్రౌండ్ కనెక్ట్ చేయవచ్చు మరియు ఇది పొటెన్షియోమీటర్ ఈ ట్యాపింగ్ పాయింట్ను నాబ్ను తిప్పడం ద్వారా మార్చవచ్చు లేదా స్క్రూను తిప్పడం ద్వారా స్క్రూ ఉంటుంది మరియు మధ్య పాయింట్ మీరు VEE కి కనెక్ట్ చేస్తారు పొటెన్షియోమీటర్ను సముచితంగా సర్దుబాటు చేయడం ద్వారా మీరు 0 మరియు 5V మధ్య ఏదైనా వోల్టేజ్ను VEE కి వర్తింపజేయవచ్చు మరియు మీ వీక్షణ కోణాన్ని బట్టి మీరు దీనికి విరుద్ధంగా సర్దుబాటు చేయవచ్చు RS అని పిన్ ఉంది RS అంటే రిజిస్టర్ సెలెక్ట్ మీరు డిస్ప్లే యూనిట్ కు కొంత డేటా లేదా సూచనలను పంపుతున్నప్పుడు అది మీరు ప్రదర్శించదలిచిన డేటా కావచ్చు లేదా ఇది కొన్నిసార్లు డేటా మాత్రమే కాదని మీరు చూస్తారు మీరు 8 లో అక్షరాలను ప్రదర్శించాలనుకుంటున్నట్లు కనిపించే డిస్ప్లే యూనిట్ కు చెబుతున్నారు బిట్ మోడ్ లేదా 16 బిట్ మోడ్ కాబట్టి ఈ డిస్ప్లే యూనిట్ కు కొన్ని సూచనలు కూడా వ్రాయవచ్చు ఇది బోధన లేదా డేటా కావచ్చు ఈ RS వాస్తవానికి మీరు నిజంగా ఏమి వ్రాస్తున్నారో మీకు చెబుతుంది మీరు మైక్రోకంట్రోలర్తో ఇంటర్ఫేసింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మైక్రోకంట్రోలర్ ఒక సూచనను పంపుతుంది కొన్నిసార్లు ఇది డేటాను పంపుతుంది ఈ RS పిన్ ను మైక్రోకంట్రోలర్ యొక్క కొన్ని డేటా లైన్తో అనుసంధానించాలి తద్వారా ఇది అవసరానికి అనుగుణంగా 0 లేదా 1 కి మార్చబడుతుంది తదుపరి పిన్ ఒక రీడ్ రైట్ పిన్ ఇది మీరు ఎల్సిడి యూనిట్కు డేటా వ్రాస్తున్నారా లేదా ఎల్సిడి యూనిట్ నుండి కొంత స్థితి సమాచారాన్ని చదువుతున్నారా అని ఇది మీకు చెబుతుంది అది 0 అయితే దాని అర్థం రాయండి అది 1 అయితే చదవడం అని అర్థం ఇంటర్ఫేసింగ్ అప్లికేషన్లో మేము మాత్రమే వ్రాస్తూ ఉంటాము మేము స్థితిని చదవలేము మేము దానిని నేరుగా భూమికి కనెక్ట్ చేయవచ్చు మీరు దీన్ని 0 గా చేసుకోవచ్చు తద్వారా ఇది ఎల్లప్పుడూ రిజిస్టర్ రైట్ మోడ్లో ఉంటుంది తదుపరి పిన్ ఎనేబుల్ సిగ్నల్ ఈ ఎనేబుల్ సిగ్నల్ ఈ డిస్ప్లే యూనిట్ ను సక్రియం చేస్తుందని మీరు చూస్తారు మీరు దీన్ని ఎనేబుల్ చేసినప్పుడల్లా అది పని చేస్తుంది సాధారణంగా ఈ ఎనేబుల్ పిన్ మైక్రోకంట్రోలర్కు కూడా అనుసంధానించబడి ఉంటుంది తద్వారా ఇది డేటాను పంపించాలనుకున్నప్పుడు అది ఎనేబుల్ చేస్తుంది మరియు అది డేటాను వ్రాస్తుంది ఇది 1 అయితే అది ప్రారంభించబడుతుంది అది 0 అయితే అది ప్రారంభించబడదు అప్పుడు DB0 నుండి DB7 కు 8 డేటా లైన్లు వస్తాయి మీరు 8 బిట్ మోడ్లో ఇంటర్ఫేసింగ్ చేస్తున్నప్పుడు మీరు మైక్రోకంట్రోలర్ పోర్ట్ నుండి ఈ 8 పిన్ లకు 8 లైన్లను కనెక్ట్ చేస్తారు కానీ మీరు 4 బిట్ మోడ్ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఈ 4 లైన్లను మాత్రమే కనెక్ట్ చేయాలి D4 DB5 DB6 మరియు DB7 మీరు మైక్రోకంట్రోలర్కు హై ఆర్డర్ 4 పంక్తులను మాత్రమే కనెక్ట్ చేస్తారు మరియు మైక్రోకంట్రోలర్ డేటాను 2 చక్రాలలో ఒకేసారి 4 బిట్లలో అవుట్పుట్ చేస్తుంది మరియు చివరి 2 పిన్స్ ఈ LED మరియు LED ప్రకాశం స్థాయిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు ప్రదర్శనను ప్రకాశవంతంగా చేయడానికి మీరు LED మరియు LED అంతటా వోల్టేజ్ను కనెక్ట్ చేయవచ్చు సాధారణంగా మీరు 5V తో ఏమి చేస్తారు మీరు ప్రతిఘటనను కనెక్ట్ చేయవచ్చు మీరు దానిని LED ఇన్పుట్కు కనెక్ట్ చేయవచ్చు మరియు మీరు LED కి కనెక్ట్ చేస్తున్న ఇతర ఇన్పుట్ ఇది మీరు గ్రౌండ్ చేయవచ్చు మీరు ఈ విధంగా కనెక్ట్ చేయవచ్చు ఇది వేర్వేరు పిన్ ల గురించి మరియు మీరు వాటిని ఎలా కనెక్ట్ చేయవచ్చో మీకు చెబుతుంది ఇప్పుడు ఇంటర్ఫేసింగ్ సమస్య గురించి మాట్లాడుతున్నారు మా ప్రయోగాలలో సరళత కారణంగా మేము 4 బిట్ మోడ్ను ఉపయోగిస్తాము ఎందుకంటే 4 డేటా లైన్లను మాత్రమే కనెక్ట్ చేయాలి ఇప్పుడు 4 బిట్ నోడ్ డేటాలో డిస్ప్లే పరికరంలో 4 బిట్స్ ఒకేసారి వ్రాయబడిందని నేను మీకు చెప్పాను 4 బిట్ నిబ్బల్ అంటారు కాబట్టి డేటా నిబ్బెల్స్ గా పంపబడుతుంది DB4 నుండి DB7 వరకు మైక్రోకంట్రోలర్కు అనుసంధానించబడి ఉన్నాయి అయితే వాస్తవానికి వ్రాయవలసిన ఆదేశాలు మరియు డేటా ఇప్పటికీ 8 బిట్ వెడల్పుతో ఉన్నాయి కాబట్టి అవి 2 చక్రాలలో వ్రాయబడతాయి మొదట హై ఆర్డర్ 4 బిట్స్ పంపబడతాయి మొదట లోయర్ ఆర్డర్ 4 బిట్స్ పంపబడతాయి STM32 బోర్డుతో మేము mbed అనే ప్రోగ్రామింగ్ వాతావరణాన్ని ఉపయోగిస్తాము Mbed ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ C లో మా అనువర్తనాలను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది మరియు ఇది మీరు ఉపయోగించగల లైబ్రరీ ఫంక్షన్లు మరియు డ్రైవర్లను అందిస్తుంది ఆ లైబ్రరీ ఫంక్షన్లో ఈ 4 బిట్ ఇంటర్ఫేసింగ్ జాగ్రత్త తీసుకోబడుతుంది మరియు ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డ్రైవర్ స్వయంచాలకంగా జాగ్రత్త తీసుకుంటాడు అంటే హై ఆర్డర్ 4 బిట్ మొదటి లోయర్ 4 బిట్ నెక్స్ట్ మరియు మొదలగునవి రాయడం ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ రాయాలి ఎప్పుడు డేటా రాయాలో అవి డ్రైవర్ చూసుకుంటాయి మేము ఈ 2 లైబ్రరీలను TextLCD మరియు TextLCDScroll ఉపయోగిస్తాము మొదటి లైబ్రరీ వాస్తవానికి ఎల్సిడి డ్రైవర్ ఇది తక్కువ స్థాయి డేటా మరియు సూచనలను ఒకేసారి 4 బిట్లను పంపే బాధ్యత మరియు రెండవది మీరు 16 కంటే ఎక్కువ అక్షరాలను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటే డిస్ప్లేలో స్క్రోలింగ్ లక్షణాలను అనుమతిస్తుంది వరుసగా ప్రదర్శన స్వయంచాలకంగా ఎడమ నుండి కుడికి స్క్రోల్ అవుతుంది నేను ఒక ఉదాహరణ చూపిస్తాను మేము మొదట ఈ TextLCDScroll క్లాస్ యొక్క ఒక వస్తువును సృష్టిస్తాము ఇది LCD యూనిట్ను సూచించే ఒక వస్తువును సృష్టిస్తుంది ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు ఈ వస్తువును పేర్కొన్నప్పుడు 7 విషయాలు పేర్కొనవలసి ఉంది ఎందుకంటే మీరు ఈ LCD తో చూస్తే మీరు మైక్రోకంట్రోలర్తో కొన్ని కనెక్షన్లు చేసుకోవాలి కనెక్షన్లు చేయడానికి ఈ 7 విషయాలు అవసరం ఈ విషయాలు ఏమిటి మొదట మీరు రిజిస్టర్ ఎంపిక ఇన్పుట్ను కనెక్ట్ చేయాలి ఇది బోధనా లేదా డేటా కాదా అని మీరు ఎంచుకోవాలని నేను చెప్పాను అప్పుడు డేటా ఎనేబుల్ మీరు డిస్ప్లే యూనిట్ ను ప్రారంభించాలి అప్పుడు 4 డేటా లైన్లు ఇది 6 గా చేస్తుంది మరియు చివరగా ఇక్కడ LCD టైప్ చేస్తే అక్కడ ఎలాంటి LCD డిస్ప్లే యూనిట్ ఉందో మనం పేర్కొనాలి ఇతర డిస్ప్లే యూనిట్ లు ఉన్నాయని మీరు చూస్తున్నారు ఇది 16 బై 4 4 లైన్లు ఉన్నాయి కాని మనం ఇక్కడ ఇంటర్ఫేసింగ్ చేస్తున్న డిస్ప్లే యూనిట్ లో 2 పంక్తులు మాత్రమే ఉన్నాయి ఈ TextLCDScroll క్లాస్ చేత మద్దతిచ్చే వివిధ విధులు చూపించబడతాయి cls అంటే స్క్రీన్ క్లియర్ అది ఖాళీగా ఉంటుంది setSpeed ఇక్కడ n అనేది 1 కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ పూర్ణాంకం అంటే మీరు స్క్రీన్ను స్క్రోల్ చేస్తున్నప్పుడు స్క్రోలింగ్ వేగం ఎంత 1 అంటే సెకనుకు 1 అక్షరం 2 అంటే సెకనుకు 2 అక్షరాలు 3 అంటే సెకనుకు 3 అక్షరాలలో మొదటిది మీరు స్క్రోలింగ్ వేగాన్ని నియంత్రించవచ్చు మరియు సెట్లైన్ ఒక ఫంక్షన్ ఇక్కడ మీరు ఏ వచనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారో మరియు ఏ లైన్ నంబర్లో చెప్పగలరు పంక్తి సంఖ్య 0 లేదా 1 కావచ్చు 0 అంటే మొదటి పంక్తి 1 అంటే రెండవ పంక్తి నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా మీరు ఒక పంక్తిలో ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్న వచనం 16 కన్నా ఎక్కువ ఉంటే స్వయంచాలకంగా టెక్స్ట్ స్క్రోల్ చేయడం ప్రారంభమవుతుంది ఇక్కడ నేను STM32 మైక్రోకంట్రోలర్ బోర్డ్తో చాలా విలక్షణమైన ఇంటర్ఫేస్ను చూపిస్తున్నాను నేను ఇక్కడ LED మరియు LED కనెక్షన్లను కనెక్ట్ చేస్తున్నానని మీరు చూస్తారు ఇక్కడ మొదటి రెండు విద్యుత్ సరఫరా మరియు భూమి మీరు ఇక్కడ చూస్తారు నేను ఒక వైపు పోటెన్టియో మీటర్ ను ఉపయోగిస్తున్నాను నేను ఒక వైపు భూమిని కలుపుతున్నాను నేను 5 వోల్ట్ మిడిల్ పాయింట్ను కనెక్ట్ చేస్తున్నాను నేను కాంట్రాస్ట్ కంట్రోల్ అయిన VEE టెర్మినల్కు కనెక్ట్ చేస్తున్నాను అప్పుడు రెసిస్టర్ లో ఈ పసుపు గీతను ఎన్నుకుంటాము ఇది మైక్రోకంట్రోలర్ పిన్ లలో ఒకదానికి అనుసంధానించబడి ఉంది అప్పుడు చదవడం వ్రాయడం శాశ్వతంగా భూమికి అనుసంధానించబడుతుంది ఎందుకంటే మనం మాత్రమే వ్రాస్తున్నాము అప్పుడు ఇక్కడ మనకు మైక్రోకంట్రోలర్ ఎనేబుల్ గా ఉంది ఎనేబుల్ మైక్రోకంట్రోలర్ లైన్లలో ఒకదానికి అనుసంధానించబడి ఉంది ఎందుకంటే మైక్రోకంట్రోలర్ దీన్ని ప్రారంభించాలి అప్పుడు హై ఆర్డర్ 4 పంక్తులు కొన్ని మైక్రోకంట్రోలర్ పిన్ లకు అనుసంధానించబడి ఉంటాయి ఈ విధంగా మీరు డిస్ప్లే యూనిట్ కు కనెక్షన్ మైక్రోకంట్రోలర్ను తయారు చేస్తారు నేను కొన్ని అక్షరాలను ప్రదర్శించడానికి నమూనా mbed కోడ్ను చూపుతున్నాను మీరు ప్రారంభంలో కొన్ని శీర్షికలను చేర్చాలని మీరు చూస్తారు ఎందుకంటే మీరు బెడ్ ప్రోగ్రామింగ్ వాతావరణాన్ని ఉపయోగిస్తున్నారు mbed h తప్పనిసరి మీరు దీన్ని చేర్చాలి మరియు ఇవి రెండు అదనపు లైబ్రరీలు మీరు TextLCD మరియు TextLCDScroll ని ఉపయోగిస్తున్నారు నేను చెప్పినట్లుగా మీరు TextLCDScroll రకం యొక్క ఒక వస్తువును సృష్టించాలి మీరు lcd అనే పేరును ఇస్తారు మరియు ఇవి మీరు పేర్కొన్న 7 విషయాలు మీరు ఏ పిన్ లకు కనెక్ట్ చేస్తున్నారో ఇక్కడ మీరు పేర్కొనండి మొదటిది రిజిస్టర్ ఎంపిక అంటే మీ STM32 D13 పిన్ కు రిజిస్టర్ ఎంపికను కనెక్ట్ చేస్తున్నట్లు మీరు చెబుతున్నారు తదుపరిది మీ ఎనేబుల్ మీరు దానిని STM32 D12 పిన్ కు కనెక్ట్ చేస్తున్నారు అప్పుడు 4 డేటా లైన్లు మీరు D11 D10 D9 D8 కి కనెక్ట్ అవుతున్నారు ఆపై చివరిది ఇది ఎలాంటి డిస్ప్లే యూనిట్ అని చెబుతుంది మరియు ప్రధాన ప్రోగ్రామ్లో ఇది చాలా సులభం అని మీరు చూస్తారు మేము మొదట ఈ cls ఫంక్షన్ను పిలుస్తున్నాము మేము ఈ వస్తువు యొక్క పేరును ఫంక్షన్ యొక్క ఎల్సిడి డాట్ పేరును ఇవ్వాలి కాబట్టి ప్రదర్శన క్లియర్ చేయబడింది అప్పుడు నేను స్క్రోలింగ్ వేగాన్ని సెకనుకు ఒక అక్షరానికి సెట్ చేస్తున్నాను అప్పుడు ఒక లూప్లో అంటే అది అనంతమైన లూప్ మేము మొదటి పంక్తిలో ఏదో రెండవ పంక్తిలో ఏదో ప్రదర్శిస్తున్నాము మేము 16 అక్షరాల కంటే ఎక్కువ ఉన్న EMBEDDED SYSTEM DESIGN ని ప్రదర్శిస్తున్నాము కాబట్టి నెమ్మదిగా స్క్రోలింగ్ ఉంటుంది సెకనుకు 1 అక్షరం రెండవ పంక్తి NPTEL 2018 ఇది పరిష్కరించబడింది 16 కన్నా తక్కువ ఇది స్క్రోల్ చేయదు మరియు ఇక్కడ ఇది వాస్తవానికి అవసరం లేదు నేను 25 సెకన్ల పాటు వేచి ఉన్నాను STM32 మైక్రోకంట్రోలర్ బోర్డ్తో కనెక్ట్ చేయడం ద్వారా మీరు ఎల్సిడిని ఇంటర్ఫేస్ చేయవచ్చు మరియు ప్రోగ్రామ్ చేయవచ్చు ఇది మీకు ఎలా చేయాలో ఒక ఆలోచన ఇస్తుంది దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వస్తాము మేము కొన్ని ఇతర సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు మరియు తదుపరి ఉపన్యాసాలలో అవుట్ పుట్ పరికరాల గురించి మాట్లాడటం ద్వారా కొనసాగుతాము ధన్యవాదాలు